అవకలన సమీకరణాల మీద ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం గత కొన్ని వీడియోలలో మనం నాన్ హోమోజీనియస్ పదాలు లేని రెండవ ఆర్డర్ లీనియర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ లను చూస్తున్నాము కాబట్టి ప్రాథమికంగా రెండవ ఆర్డర్ లీనియర్ హోమోజీనియస్ ఈక్వేషన్ ల యొక్క పరిష్కారాలను చూస్తున్నాము కాబట్టి మీకు ఒక సొల్యూషన్ ఇచ్చినట్లయితే రెండవ సొల్యూషన్ ని ఎలా కనుగొనాలో మీకు తెలుసు మీకు ఇచ్చిన ఈక్వేషన్ లు ప్రత్యేక రూపంలో అంటే స్థిరాంకాలు గుణకాలు గా లేదా ప్రత్యేక చరరాశులు గుణకాలు గా ఉన్న ఆయిలర్ కౌచీ ఈక్వేషన్ ఉంటే రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ లను ఎలా కనుగొనాలో మీకు తెలుసు దీనినే మీరు ఇంతకు ముందు ఉపన్యాసాలలో నేర్చుకున్నారు హోమోజీనియస్ ఈక్వేషన్ యొక్క సాధారణ సొల్యూషన్ మరియు నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ యొక్క నిర్దిష్ట సొల్యూషన్ ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా నాన్ హోమోజీనియస్ రెండవ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని ఎలా కనుగొనాలో కూడా మనం చూశాము కాబట్టి ఈ వీడియోలో మనం నాన్ హోమోజీనియస్ రెండవ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్ యొక్క నిర్దిష్ట పరిష్కారాన్ని కనుగొనడానికి వేరియేషన్ ఆఫ్ పెరామీటర్ గా పిలువబడే పద్ధతిని మీకు అందిస్తాము సరేనా కాబట్టి హోమోజీనియస్ ఈక్వేషన్ యొక్క రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ లు y1 మరియు y2 లు మీకు తెలిస్తే మీరు వాటి లీనియర్ కాంబినేషన్ c1y1c2y2 ని తయారు చేయవచ్చు మరియు ఈ స్థిరాం కాలు c1మరియు c2 లను x లలో ఫంక్షన్ లు గా మార్చవచ్చు మరియు ఇచ్చిన రూపం c1xy1c2y2 లో ఉన్న నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ కోసం చూస్తారు కాబట్టి దీనిని ప్రతిక్షేపించడం ద్వారా మీరు తగిన ఫంక్షన్ c1x మరియు c2 లను కనుగొనడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ కి నిర్దిష్ట పరిష్కారం అవుతుంది ఒకసారి మీరు ఈ నిర్దిష్ట పరిష్కారాన్ని పొందిన తరువాత దానిని మీరు హోమోజీనియస్ సొల్యూషన్ యొక్క సాధారణ పరిష్కారంతో కలపవచ్చు మరియు ఆ రెండూ కలిసి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ యొక్క సాధారణ సొల్యూషన్ అవుతుంది ఎందుకంటే హోమోజీనియస్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారంలో రెండు ఆర్బిట్రేరిఏకపక్ష స్థిరాం కాలు c1 మరియు c2 లు ఉంటాయి ఇది రెండవ ఆర్డర్ సమీకరణం కాబట్టి దాని సాధారణ పరిష్కారం రెండు ఆర్బిట్రేరి స్థిరాంకాలను కలిగి ఉంటుంది దీనినే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం కాబట్టి వాస్తవానికి రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ లను కనుగొనగలిగే ఇతర ప్రత్యేక రకాల సమీకరణాలను ఇప్పుడు మనం నేర్చుకుంటాము తద్వారా మీరు హోమోజీనియస్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని ఈ రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ ల యొక్క లీనియర్ కాంబినేషన్ గా కనుగొనవచ్చు కాబట్టి ఆయిలర్ కౌచీ ఈక్వేషన్ తో ప్రారంభించండి ఇది బహుపదులు గుణకాలుగా ఉన్న సమీకరణం యొక్క ప్రత్యేక రూపం ఉదాహరణకు రెండవ ఉత్పన్నం cx2 ను మరియు మొదటి ఉత్పన్నం cx ను గుణకాలు గా కలిగి ఉంటుంది ఇక్కడ c స్థిరాంకం కాబట్టి ఇది ఆయిలర్ కౌచీ ఈక్వేషన్ యొక్క రూపం మరియు ఇప్పుడు మనం రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ లను ఎలా కనుగొనాలో తెలుసుకుందాం స్థిరాంకాలు గుణకాలు గా ఉన్న సమీకరణం యొక్క లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ లను కనుగొనడం మనకు తెలుసు కాబట్టి ఈ సమీకరణం ను మనం స్థిరాంకాలు గుణకాలు గా ఉన్న సమీకరణం గా మార్చుదాం ఈ కోర్సుకు సంబంధించిన ఉపన్యాసంలో నేను పైన పేర్కొన్న పద్ధతిలో పనిచేయని కొన్ని సమీకరణాల గురించి కూడా చర్చిస్తాను అయితే అక్కడ మనం రెండవ ఆర్డర్ సమీకరణాలను మొదటి ఆర్డర్ సమీకరణాలు గా మార్చి తర్వాత వాటిని ప్రామాణిక రూపం లేదా సాధారణ రూపంలోకి మార్చుతాము ఇది పూర్తయిన తర్వాత ప్రామాణిక రూపం లేదా సాధారణ రూపం స్థిరాంకాలు గుణకాలు గా ఉన్న సమీకరణం గా లేదా మనం రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ లు కనుగొనగలిగే సరళమైన రూపంలో ఉంటే అప్పుడు మనం ఇచ్చిన సమీకరణం యొక్క సాధారణ పరిష్కారాన్ని కనుగొనవచ్చు సరేనా కొన్ని సమీకరణాలకు ఇది పనిచేస్తుంది కాబట్టి సమీకరణాన్ని ప్రామాణిక రూపంలోకి తగ్గించి దానిని పరిష్కరించే పద్ధతిని నేను మీకు నేర్పిస్తాను సరేనా కాబట్టి మనం రెండవ ఆర్డర్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తో ప్రారంభిద్దాం మీకు స్థిరాంకాలు గుణకాలు గా ఉన్న రెండవ ఆర్డర్ లీనియర్ హోమోజీనియస్ ఈక్వేషన్ ని ఎలా పరిష్కరించాలో తెలుసు అలాగే ఇది చరరాశులు గుణకాలు గా ఉన్న సాధారణ సమీకరణం అయితే నేను మీకు ఒక సొల్యూషన్ y1 ని ఇస్తే మీరు మరొక లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ y2 ని కనుగొంటారు ఆపై మీరు సాధారణ పరిష్కారాన్ని ఈ y1 మరియు y2 ల లీనియర్ కాంబినేషన్ గా వ్రాయవచ్చు కానీ సాధారణంగా ఈ y1 మరియు y2 ని ఎలా కనుగొనాలో మీకు తెలియదు ఒక నిర్దిష్ట రూపంలో అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే రెండవ ఆర్డర్ అవకలన సమీకరణం యొక్క కుడివైపున పదం 0 గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ y1 మరియు y2 లను పొందవచ్చు నాన్ హోమోజీనియస్ పదం ఉంటే మీరు సాధారణ పరిష్కారాన్ని ఎలా కనుగొంటారు ఎక్సిస్టెన్స్ సిద్ధాంతం నుండి రెండవ ఆర్డర్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా ఒకటే సొల్యూషన్ ని కలిగి ఉంటుంది అంటే ఇది కూడా సాధారణ పరిష్కారాన్ని కలిగి ఉంటుంది సరేనా దానిని నేను ఎలా పొందగలను కాబట్టి నన్ను దీనిని చేయనివ్వండి ఇప్పుడు మనం ypxyqxyfx x∈R అనే సమీకరణాన్ని తీసుకుందాం ఇప్పుడు దీని సొల్యూషన్ ని నేను సజాతీయ మరియు నిర్దిష్ట పరిష్కారాల మొత్తం అంటే yxyHxyp గా వ్రాయవచ్చు ఇక్కడ yHx ను సజాతీయ పరిష్కారం అంటాము మరియు ఇది ypxyqxy0 ను సంతృప్తి పరుస్తుంది మరియు yp ను నిర్దిష్ట పరిష్కారం అంటాము మరియు ఇది ఇచ్చిన సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది పైన ఇచ్చిన సమీకరణానికి ఒక నిర్దిష్టమైన పరిష్కారం ఉందని మీకు తెలుసనుకుందాం ఇప్పుడు నేను మీకు సజాతీయ పరిష్కారం తెలిస్తే నిర్దిష్ట పరిష్కారం కనుగొనే పద్ధతిని ఇస్తాను సరేనా ఇప్పుడు మీరు ఇచ్చిన సమీకరణంలో yxyHxyp ని ప్రతిక్షేపించండి అప్పుడు మీరు yHyppxyHypqxyHyp0f ను పొందుతారు కాబట్టి ఈ yH మరియు yp ల మొత్తం కలిసి ఇచ్చిన సమీకరణాన్ని సంతృప్తి పరుస్తాయి yH లో రెండు ఆర్బిట్రేరి స్థిరాంకాలు ఉంటాయి కాబట్టి ఇది రెండు ఆర్బిట్రేరి స్థిరాంకాలను కలిగి ఉంటుంది కాబట్టి yxyHxyp ఇచ్చిన నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ కు సాధారణ పరిష్కారం అవుతుంది ఇక్కడ yHxc1y1c2y2అవుతుంది కాబట్టి ఇప్పటి నుండి స్థిరాంకాలు గుణకాలుగా ఉన్న సమీకరణానికి y1 మరియు y2 లు ఎలా కనుగొనాలో మీకు తెలుసు సరేనా కాకపోతే మీ దగ్గర ఒకటి ఉంటే మీరు మరొక దానిని కనుగొనాలి మరియు మీకు నిర్దిష్ట పరిష్కారం yp ఎలా కనుగొనాలో తెలియదు కాబట్టి నేను మీకు ఒక పద్ధతిని వివరిస్తాను దాని ద్వారా మీకు సజాతీయ సమీకరణం యొక్క రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ లు y1 మరియు y2 లు తెలిస్తే మీరు నిర్దిష్ట పరిష్కారం yp ని కనుగొనవచ్చు సరేనా అయితే ముందుగా మీరు ఏ సమీకరణాలకు y1 మరియు y2 లు కనుగొనగలరో చూద్దాం సరేనా ఇప్పటి వరకు మనం స్థిరాంకాలు గుణకాలుగా ఉన్న సమీకరణాలను చూశాము ఇప్పుడు మనం రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ లను పొందగల ఇతర రకాల సమీకరణాలను చూస్తాము అందులో ఒకటి ఆయిలర్ కౌచీ ఈక్వేషన్ అంటే ax2ybxycy0రూపంలో ఉన్నహోమోజీనియస్ ఈక్వేషన్ నేను ఈ రూపంలో సమీకరణాన్ని కలిగి ఉన్నట్లయితే రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ లు y1 మరియు y2 లను ఎలా కనుగొనాలో నాకు తెలుసు పై సమీకరణంలో a b c లు స్థిరాంకాలు మరియు x≠0 కాబట్టి ఇచ్చిన అవకలన సమీకరణం యొక్క ప్రదేశం ధనాత్మకం లేదా రుణాత్మకం అవుతుంది కాబట్టి దీనిని నేను ఎలా చేయాలి ఇక్కడ నేను చేసిన ఒక సాధారణ పరివర్తన ఏమిటంటే నేను స్వతంత్ర చరరాశి x ని zlog x గా తీసుకోవడం ద్వారా z లలోకి మారుస్తాను దీని వల్ల dzdx1x అవుతుంది ఇప్పుడు నేను dydx ను dzdx తో మార్చాలనుకుంటున్నాను మరియు y x లలో ఫంక్షన్ మరియు xez కాబట్టి నేను dydxdydz dzdx1xdydzగా వ్రాయవచ్చు దీని నుండి నేను x dydxdydz ని పొందుతాను కాబట్టి నేను xddx ను ddz తో మార్చవచ్చు అప్పుడు d2ydx2ddx dydx1xddz 1xdydz అవుతుంది మరియు xez కాబట్టి దీన్ని నేను d2ydx21xddz e zdydz గా వ్రాయవచ్చు అవకలనం చేసిన తర్వాత ఇది d2ydx21x e zdydze zd2ydz2 అవుతుంది ఇందులో e z1x గా ప్రతిక్షేపించడం వల్ల d2ydx21x2 dydzd2ydz2 అవుతుంది కాబట్టి ఇప్పుడు కుడి మరియు ఎడమ చేతి వైపు నుండి నేను x2d2ydx2 dydzd2ydz2 అని వ్రాయగలను కాబట్టి మీరు x2d2ydx2ddzddz 1y ని కలిగి ఉన్నారు ఇవి y మీద రెండు ఆపరేటర్లు సరేనా ఇప్పుడు మీరు ఈ ఉత్పన్నాలను ఆయిలర్ కౌచీ ఈక్వేషన్ లో భర్తీ చేయడం వల్ల అది addzdydz ybdydzcy0 అవుతుంది ఇప్పుడు x0 అయితే log x వాస్తవ రేఖ యొక్క పూర్తి విలువలను తీసుకుంటుంది కాబట్టి z∈R అవుతుంది x0 అయితే మీ రూపాంతరం zlog |x| గా ఉండాలి మరియు x0 అయినప్పుడు x x అవుతుంది కాబట్టి మీరు zlog⁡ గా తీసుకొని పైన పేర్కొన్న విధానాన్ని ఉపయోగించాలి కాబట్టి ఈ పరివర్తన ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత మీరు స్థిరాంకాలు గుణకాలు గా ఉన్న సమీకరణాన్ని పొందుతారు కాబట్టి దానిని ఎలా పరిష్కరించాలో మీకు తెలుసు కాబట్టి yzeλz అనుకోండి ఇక్కడ z స్వతంత్ర చరరాశి ఇప్పుడు మీరు రెండవ తరగతి బహుపది ని కలిగి ఉంటారు అది మీకు 1 మరియు 2 లను ఇస్తుంది మరియు ఇవి రెండు సమానం కావచ్చు లేదా విభిన్నంగా ఉండవచ్చు 12 అయితే మీరు సొల్యూషన్ ని yzc1e1zc2e2z గా మరియు 12 అయితే yzc1e1zc2ze1z గా పొందుతారు ఇది z లలో సొల్యూషన్ అవుతుంది కానీ మీరు ఇచ్చిన ఈక్వేషన్ x లలో ఉంది కాబట్టి మీరు ఈ రూపాంతరం zlog x ని ఉపయోగిస్తారు మీరు z స్థానంలో ఈ log x ని పెట్టండి కాబట్టి 12 అయినప్పుడు అది yxc1x1c2x2 ని మరియు 12 అయినప్పుడు అది yzc1x1c2x1logx అవుతుంది ఇది x0 అయినప్పుడు పనిచేస్తుంది x0 అయినప్పుడు x స్థానంలో x ని పెడతాము బహుపది యొక్క మూలాలు రెండు వేర్వేరు సందర్భాలలో ఉన్నప్పుడు ఇవి రెండు లీనియర్లీ డిపెండెంట్ సొల్యూషన్ లు అవుతాయి సరేనా కాబట్టి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం 2x2yxy3y0 ని తీసుకోండి ఇక్కడ స్థిరాంకాలు a b మరియు c విలువలు వరుసగా 2 1 మరియు 3 అవుతాయి కాబట్టి మనం xydydz x2yd2ydz2 dydz గా వ్రాయవచ్చు ఇక్కడ zlogx కాబట్టి నేను ఇచ్చిన సమీకరణాన్ని 2d2ydz2 dydzdydz3y0 గా వ్రాయవచ్చు దీనిని మరింత సూక్ష్మీకరించడం వల్ల దీనిని మనం 2d2ydz2 dydz3y0 గా వ్రాయవచ్చు ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో yzeλz ని పెట్టడం వల్ల మీరు 22 λ3eλz0 ని పొందుతారు ఇక్కడ eλz≠0 కాబట్టి 22 λ30 అవుతుంది దీని నుండి λ1±1 24414i234 అవుతుంది కాబట్టి మన రెండు కాంప్లెక్స్ మూలాలు 11i234మరియు 21 i234 అవుతాయి కాబట్టి మీ సాధారణ పరిష్కారం yzc1e1i234zc2e1 i234z అవుతుంది దీనిని మరింత సూక్ష్మీకరిస్తే yzez4c1ei23z4c2e i23z4 అవుతుంది మరియు దీనిని ei23z4cos 23z4 i sin 23z4 మరియు e i23z4cos 23z4 i sin 23z4 గా వ్రాయవచ్చు కాబట్టి yzez4d1cos 23z4 d2sin 23z4 అవుతుంది ఇక్కడ d1c1c2 మరియు d2i కాబట్టి ఇది కొత్త వేరియబుల్ z లలో సాధారణ పరిష్కారం అవుతుంది ఇప్పుడు మీరు zlog x ని పెట్టడం వల్ల పై సొల్యూషన్ yxx14d1cos 234log x d2sin 234log x అవుతుంది కాబట్టి ఇచ్చిన సమీకరణం యొక్క సాధారణ పరిష్కారం అవుతుంది ఎందుకంటే మీరు రెండు ఆర్బిట్రేరి స్థిరాంకాలు d1 మరియు d2 లను కలిగి ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఆయిలర్ కౌచీ ఈక్వేషన్ గా పిలువబడే ఒక ప్రత్యేక రకం సమీకరణాన్ని చూశాము కాబట్టి స్థిరాంకాలు గుణకాలుగా ఉన్న లీనియర్ ఈక్వేషన్ లోకి మార్చడం ద్వారా మీరు రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ లను పొందుతారు సరేనా కాబట్టి కొన్నిసార్లు సమీకరణం యొక్క పరిష్కారాన్ని కనుగొనడంలో తగ్గింపు పద్ధతి వంటి కొన్ని తాత్కాలిక పద్ధతులు ఉన్నాయి ఈ పద్ధతి సమీకరణాన్ని ప్రామాణిక రూపానికి లేదా సాధారణ రూపానికి తగ్గించడం లో పనిచేస్తుంది ypxyqxy0 లో ఉన్న డిపెండెంట్ వేరియబుల్ ని ufxu0 గా మార్చడం ద్వారా నేను పైన ఉన్న ఈక్వేషన్ ని మారుస్తాను మీరు ఈ రూపం కి మారినట్లయితే కొన్నిసార్లు మీరు f స్థిరంగా ఉంటుందని ఆశించవచ్చు ఇది స్థిరాంకం గా మారి నట్లయితే దీన్ని ఎలా పరిష్కరించాలో మీకు తెలుసు అంటే మీకు u తెలిస్తే మీరు y ని కనుగొనవచ్చు కాబట్టి y ని u గా మార్చే పరివర్తన ఏంటి కాబట్టి నేను చేసేది ఏమిటంటే yxux v అనుకుంటున్నాను మీరు v ని ఎంచుకునే విధానాన్ని బట్టి మొదటి ఆర్డర్ పదం రూపాంతరం చెందిన సమీకరణంలో కనిపించదు కాబట్టి ఇది మనకు ఉన్న పరివర్తన కాబట్టి మీరు దీన్ని పై సమీకరణం లో పెట్టడం వల్ల మీరు yuvuv మరియు yuv2uvuv లను పొందుతారు చివరికి మీరు uv2uvuvpxuvuvqxuv0 ని పొందుతారు మీకు u లలో సమీకరణం కావాలి కాబట్టి మీరు u మరియు u ల యొక్క గుణకాలను సేకరిస్తారు కాబట్టి అది u2vpvvuvpxvqvvu0 అవుతుంది ఇప్పుడు దీనిని సాధారణ రూపంలోకి మార్చడానికి నేను v ని 2vpxv0 అయ్యేవిధంగా ఎంచుకోవాలి కాబట్టి v ని పొందడానికి నేను మొదటి ఆర్డర్ లీనియర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని పరిష్కరించగలను ఆపై నేను u ని కనుగొనగలను ఒకసారి నేను u ని తెలుసుకున్న తర్వాత నేను దానిని yxux v లో పెట్టడం ద్వారా నాకు కావలసిన y ని పొందుతాను సొల్యూషన్ ని పొందడానికి ఇచ్చిన ఈక్వేషన్ ని సాధారణ రూపంలోకి మార్చడం ద్వారా ఈ తాత్కాలిక పద్ధతి పనిచేస్తుంది ఇప్పుడు v ని కనుగొనడానికి 2dvxdx pv ని సాల్వ్ చేయండి దీనిని మీరు dvv p2dx గా వ్రాయవచ్చు ఇప్పుడు దీనిని రెండు వైపులా సమాకలనం ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా మనం log v 12x0xptdtlog v ని పొందుతాము కాబట్టి ఇది మనకు కావలసిన v ని vxe 12x0xptdt v గా ఇస్తుంది హోమోజీనియస్ ఈక్వేషన్ లకు ట్రివియల్ సొల్యూషన్ ఉంటుందని నాకు తెలుసు మరియు vx00 గా తీసుకుంటే మీరు ఏమి పొందలేరు కాబట్టి మనం vx01 గా అనుకోవచ్చు కానీ నేను 0 కాని రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ ల కోసం చూస్తున్నాను కాబట్టి నేను v ని స్థిరాంకంగా తీసుకుంటున్నాను కాబట్టి మీరు దానిని 1 గా తీసుకోవచ్చు ఈ పరివర్తన ద్వారా మీరు vpxvqvv ని లెక్కించగలిగితే లేదా ఇది స్థిరాంకం అయితే అప్పుడు మీరు మీ పరిష్కారాన్ని పొందవచ్చు కాబట్టి దీనిని సాధారణ రూపంలోకి తగ్గించడం అంటారు కొన్ని సందర్భాలలో మీరు చరరాశులు గుణకాలుగా ఉన్న రెండవ ఆర్డర్ లీనియర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లను పరిష్కరించడానికి వాటిని మీరు స్థిరాంకాలు గుణకాలు గా ఉన్న మొదటి ఆర్డర్ పదాలు లేని రెండవ ఆర్డర్ ఈక్వేషన్ లుగా మారుస్తున్నారు కాబట్టి వీటికి సంబంధించిన ఉదాహరణలు మనం తర్వాత ఉపన్యాసంలో చూద్దాం సరేనా